మనము చివరికి VLSI భౌతిక రూపకల్పనపై ఈ 12 వారాల కోర్సు ముగింపుకు వచ్చాము గత 12 వారాలలో మనము చాలా సమస్యలు VLSI భౌతిక రూపకల్పనపై చాలా అంశాలు మరియు అందులో ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను చూశాము ఇక్కడ ఈ చివరి ఉపన్యాసంలో గత 12 వారాలలో మనం చూసిన వాటిని సమ్మరైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఇప్పటివరకు చూసిన కోర్సు యొక్క మొత్తం కవరేజీని మనము సమ్మరైజ్ చేద్దాం మొదటి వారంలో మీరు గుర్తుచేసుకుంటే డిజైన్ ఆటోమేషన్ యొక్క కొన్ని ప్రాథమిక అంశాలను మనము చూశాము మరియు మనము డిజైన్ను ఎలా సూచించగలం అప్పుడు మనము స్టాండర్డ్ సెల్ సెమీ కస్టమ్ ఫుల్ కస్టమ్ మరియు అలాంటి వివిధ డిజైన్ శైలులను చూశాము VLSI భౌతిక రూపకల్పనలో చాలా దశలు ఉన్నాయని మనము పదేపదే ప్రస్తావించాము ఇవి వాస్తవానికి ఉపయోగించబడే డిజైన్ శైలిపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి మీరు స్టాండర్డ్ సెల్ డిజైన్ శైలిని ఉపయోగిస్తే ఇది చాలా ప్రధానమైనది కొన్ని పనులు చాలా సరళంగా మారతాయి ఎందుకంటే మీ టోపోలాజీ లేదా కాన్ఫిగరేషన్ లేదా మీ సర్క్యూట్ల నిర్మాణం చాలా రెగ్యులర్ అవుతాయి మరియు భౌతిక ఆటోమేషన్లో అనుసరించాల్సిన వివిధ దశలను కూడా మనము చూశాము అప్పుడు రెండవ వారంలో సర్క్యూట్ విభజన వంటి VLSI భౌతిక రూపకల్పనకు అవసరమైన కొన్ని ప్రారంభ దశలను మనము చూశాము సర్క్యూట్ విభజన మనము మాట్లాడిన మొదటి దశ ఒక పెద్ద డిజైన్ను చిన్న ముక్కలుగా విభజించి ఈ విభజనలు లేదా బ్లాక్ల కోసం తాత్కాలిక ఫ్లోర్ప్లాన్లను సృష్టించినప్పుడు ఈ బ్లాక్లను ఎలా ఉంచాలి అంటే ఖచ్చితమైన ఆకారాలు మరియు పరిమాణాలు మరియు పిన్ యొక్క స్థానం పరిష్కరించబడిన తర్వాత వాటిని ఎలా ఉంచాలి ఈ విషయంలో మనము వివిధ అల్గోరిథంలను చూశాము మరియు ఏ అల్గోరిథం ను ఉపయోగించాలి అనే మన నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఈ నిర్దిష్ట డిజైన్ శైలి సంబంధిత వైవిధ్యాలను కూడా మనము పరిగణించాము మూడవ వారంలో మనము రౌటింగ్ అల్గోరిథంల గురించి మాట్లాడాము ప్రత్యేకంగా మనము గ్రిడ్ రౌటింగ్ సమస్యల గురించి మాట్లాడాము మనము లీ అల్గోరిథంలు హాడ్లాక్ అల్గోరిథంలు వివిధ లైన్ సెర్చ్ అల్గోరిథంలు వంటి అల్గోరిథంల గురించి మాట్లాడాము మరియు గ్లోబల్ రౌటింగ్ సమస్య గురించి కూడా మాట్లాడాము దానిని ఎలా రిప్రెసెంట్ చేస్తాము మనము వివిధ రకాల డేటా నిర్మాణాల గురించి మరియు ఉపయోగించే కొన్ని అల్గోరిథంల గురించి మాట్లాడాము నాల్గవ వారంలో మనము డిటైల్డ్ రౌటింగ్ సమస్య మరియు వివిధ పరిష్కారాలను చూశాము ముఖ్యంగా ఛానల్ రౌటింగ్ అల్గోరిథంలు మనము చర్చించాము మరియు తరువాత గడియార రూపకల్పన యొక్క చాలా ముఖ్యమైన సమస్యపై మరియు దానిలో వచ్చే వివిధ సమయ సమస్యలపై మన చర్చను ప్రారంభించాము మనం 5 వ వారంలో మన చర్చను కొనసాగించాము అక్కడ మనము గడియార నెట్వర్క్లను ఎలా రూపొందించాలో హెచ్ ట్రీ ఎక్స్ ట్రీ వంటి వివిధ క్లాక్ రూటింగ్ నిర్మాణాల గురించి మీన్స్ మరియు మీడియన్స్ పద్ధతుల గురించి మాట్లాడాము మరియు మనం క్లాక్ ట్రీ డిజైన్ యొక్క వివిధ పద్ధతులను మరియు క్లాక్స్ skew ను తగ్గించడానికి అనుసరించే హైబ్రిడ్ విధానాలను పరిశీలించాము మనము క్లాక్ నెట్వర్క్ రూపకల్పన చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైనదని చెప్పాము క్లాక్స్ skew ను వీలైనంత వరకు టెర్మినల్ పాయింట్ల వరకు తగ్గించడం ప్రధాన లక్ష్యం వాస్తవానికి విద్యుత్ సరఫరా కనెక్షన్లు పవర్ మరియు గ్రౌండ్ ని ఎలా మార్గనిర్దేశం చేయాలో కూడా మీరు చూశారు అప్పుడు మనము సమయ సంబంధిత సమస్యలకు వెళ్ళాము 6 వ వారంలో మనం టైమింగ్ క్లోసర్ సమస్యకు కొంత పరిచయంతో ప్రారంభించాము తర్వాత మనము స్లాక్ విశ్లేషణ యొక్క సమయ విశ్లేషణ సంబంధిత సమస్యల యొక్క చాలా ముఖ్యమైన సమస్యను మరియు క్లిష్టమైన మార్గాలను ఎలా గుర్తించాలో చూశాము నెగటివ్ స్లాక్లను కలిగి ఉన్న మార్గాలను ఒక రూపకల్పనలో క్లిష్టమైన మార్గాలుగా సాధ్యమైన చోట అనవసరమైన గణనలను తొలగించడానికి తప్పుడు మార్గాలను మనము గుర్తుచేసుకున్నాము మరియు చివరగా టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ టెక్నిక్లను చూశాము ఇవి మనం ఇంతకుముందు మాట్లాడిన ప్లేస్మెంట్ టెక్నిక్ల యొక్క కొంత మెరుగుదల అందులో అల్గోరిథంలలో సమయ సమస్యలు కూడా చేర్చబడ్డాయి తరువాత మనము టైమింగ్ డ్రివెన్ రౌటింగ్ పద్ధతుల గురించి మాట్లాడాము దీని తరువాత వివిధ ఫిజికల్ సింథేసిస్ టెక్నిక్స్ గురించి మాట్లాడాము ఇక్కడ మన నెట్లిస్టులలో కొన్ని సమయ అవసరాలు లేదా అవసరమైన సమయ దిద్దుబాట్లను తీర్చడానికి కొన్ని మార్పులు చేయవచ్చు మనము గేట్ సైజింగ్ బఫర్లను పరిచయం చేయడం నెట్లిస్టులను పునర్నిర్మించడం గురించి మాట్లాడాము మరియు చివరకు మనము పెర్ఫార్మన్స్ డ్రివెన్ డిజైన్ ఫ్లో చూశాము డిజైన్ యొక్క వివిధ దశలలో ఈ పనితీరు సంబంధిత సమస్యలు లేదా సమయ సంబంధిత సమస్యలను ఎలా చేర్చవచ్చో మనము చూశాము ఆపై టైమింగ్ ఆప్టిమైజేషన్లకు వివిధ విధానాలను చూశాము 8 వ వారంలో మనము ఇంటర్కనెక్ట్ను ఎలా మోడల్ చేస్తాము ఈ ఇంటర్కనెక్షన్ లైన్ల ఆలస్యాన్ని ఎలా అంచనా వేస్తాము ఎల్మోర్ డిలే మోడల్ లంప్డ్ ఆర్సి మోడల్స్ వివిధ మోడల్స్ వంటి ఇంటర్కనెక్ట్ మరియు లేఅవుట్ సంబంధిత సమస్యలను మనము అక్కడ చర్చించాము మనము డిజైన్ రూల్ చెక్ మరియు కొన్ని డిజైన్ రూల్స్ లాంబ్డా బేస్డ్ డిజైన్ రూల్స్ గురించి కూడా మాట్లాడాము మరియు ఈ నియమాలను రూపొందించిన తర్వాత ఈ డిజైన్ నియమాలు పాటించబడ్డాయా లేదా అవి ఉల్లంఘించబడిందా అని ఒక సాధనం ఆటోమేటిక్ గా ఎలా తనిఖీ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడాము మనము లేఅవుట్ కంప్యాక్షన్ టెక్నిక్స్ గురించి మాట్లాడాము ఇవి మళ్ళీ ఈ డిజైన్ నియమాలపై ఆధారపడి ఉంటాయి ఇవి కొన్ని చక్కటి సర్దుబాట్లు వీటిని మనం టేప్ అవుట్ చేసే ముందు లేఅవుట్ పూర్తయిన తర్వాత చేస్తాము మనం లేఅవుట్ను కాంపాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము మనం కొన్ని దృశ్య తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తాము డిజైన్ నియమాలు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూడటానికి ప్రయత్నిస్తాము కొన్ని డిజైన్ రూల్ ఉల్లంఘనలు ఉంటే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాము కొన్ని ఉల్లంఘనలు కనుగొనబడిన చోట రూపకల్పనను చివరిగా చూడటానికి మరియు అవసరమైతే డిజైన్ను సర్దుబాటు చేయడానికి మనము ఉపయోగించే పద్ధతులు లేదా సాధనాలు ఇవి తరువాతి వారాల్లో భౌతిక రూపకల్పన మాత్రమే కాకుండా VLSI డిజైన్ యొక్క మరొక చాలా ముఖ్యమైన అంశాన్ని మనము చూశాము ఇది పరీక్ష యొక్క అంశం 9 వ వారంలో మనము VLSI పరీక్ష సమస్యను ముఖ్యంగా డిజిటల్ సర్క్యూట్ డిజైన్ మరియు టెస్టింగ్ను పరిచయం చేసాము డిజిటల్ సర్క్యూట్ల పరీక్ష ఈ ప్రక్రియలో తప్పు మోడలింగ్ చాలా ముఖ్యమైనదని మనం పేర్కొన్నాము ఈక్వివలెన్స్ మరియు డామినెన్స్ వంటి భావనలను ఉపయోగించి లోపాల సంఖ్యను ఎలా తగ్గించాలో మనం ప్రస్తావించాము అప్పుడు మనం కొన్ని ఫాల్ట్స్ సిములేషన్ అల్గోరిథంలను చూశాము ఇవి పరీక్ష ఇంజనీర్లకు చాలా ఉపయోగకరమైన సాధనాలు మనము పార్లల్ డిడక్టివ్ మరియు కాంకర్రెంట్ వంటి కొన్ని అల్గారిథమ్లను చూశాము 10 వ వారంలో మనము పరీక్షపై మన చర్చను కొనసాగించాము మరియు పరీక్షా నమూనా ఉత్పత్తి యొక్క కొన్ని ప్రాథమిక అంశాలను చూశాము తరువాత మనము పరీక్షా పద్ధతుల రూపకల్పనను ప్రత్యేకంగా స్కాన్ పాత్ పద్ధతిని చూశాము మనము ప్రమాణాలలో ఒకటి బౌండరీ స్కాన్ ప్రమాణాలను చూశాము మరియు చివరకు బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ టెక్నిక్ ను చూసాము ఇక్కడ మనం ఒక సర్క్యూట్ను అది తనను తాను పరీక్షించుకునేలా రూపకల్పన చేయవచ్చు 11 వ వారంలో తక్కువ శక్తి VLSI డిజైన్ యొక్క కొన్ని అంశాలను మనము చూశాము ఇది కూడా ప్రస్తుత VLSI రూపకల్పనలో చాలా ముఖ్యమైనది మనం శక్తి యొక్క వివిధ వనరులు డైనమిక్ శక్తి స్థిర శక్తి లీకేజ్ శక్తి యొక్క ప్రాథమిక భావనలను చూశాము విద్యుత్ తగ్గింపు కోసం మనం కొన్ని సాధారణ పద్ధతులను చూశాము మనం కొన్ని గేట్ స్థాయి పద్ధతులను కూడా చూశాము గేట్ల స్థాయిలో విద్యుత్ తగ్గింపు సాధ్యమయ్యేలా మనం కొన్ని మార్పులు ఎలా చేయగలమో చూసాం మరియు ఈ చివరి వారంలో మనము కొన్ని ఆర్కిటెక్చర్ స్థాయి పద్ధతులను మరియు కొన్ని అల్గోరిథమిక్ స్థాయి పద్ధతులను చూశాము మనం కొన్ని పద్ధతులను అనుసరించగలిగితే చివరకు మన డిజైన్ను లేఅవుట్ స్థాయికి లేఅవుట్ స్థాయి వరకు సింథేసిస్ చేసినప్పుడు విద్యుత్తు వెదజల్లడంలో కొన్ని ముఖ్యమైన పొదుపులను అందించడం సాధ్యమవుతుందని ఉన్నత స్థాయిలో కూడా మీరు చూసారు ఇప్పుడు అదనంగా కొన్ని అనుబంధ మెటీరియల్స్ అందించబడతాయి ఈ అనుబంధ మెటీరియల్స్ వాస్తవానికి కొన్ని వాణిజ్య CAD సాధనాలపై భౌతిక రూపకల్పన ఆటోమేషన్ ప్రక్రియ యొక్క కొన్ని ప్రదర్శనలను అందిస్తాయి ఇక్కడ మనము ప్రత్యేకంగా కాడెన్స్ వంటి కొన్ని వాణిజ్య CAD సాధనాలను చూశాము భౌతిక రూపకల్పన ప్రక్రియ బ్యాకెండ్ రూపకల్పనపై నిర్దిష్ట ప్రాధాన్యతతో కొన్ని డిజైన్ ప్రవాహాన్ని చూశాము మరియు స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ మరియు సంబంధిత సమస్యలపై ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చాము వాణిజ్య CAD సాధనాల యొక్క ఈ ఎక్స్పోజర్ ఈ CAD సాధనాలను ఎలా ఉపయోగించాలో మీకు నేర్పడానికి ఉద్దేశించినది కాదు కానీ ఈ సాధనాలు ఎలా ఉంటాయో మీకు ఒక ఆలోచన లేదా రుచిని ఇవ్వడానికి అయితే మీరు దీన్ని నేర్చుకోవాలనుకుంటే లేదా ఈ టూల్స్ లో ప్రావీణ్యం సంపాదించాలనుకుంటే మీరు దీన్ని ప్రారంభించడానికి ఈ పరిచయ ప్రదర్శన ఉపన్యాసాలను ఉపయోగించవచ్చు మీరు ఈ రకమైన టూల్స్ అందుబాటులో ఉన్న ప్రదేశానికి వెళ్లి వాటి ఆక్సిస్ పొంది డిజైన్లు మరియు ఈ సాధనాలు వాస్తవానికి ఎలా ఉపయోగించబడుతున్నాయో చూడవచ్చు ఒకసారి మీరు ఈ సాధనాలను చేతితో ఉపయోగించిన తర్వాత మాత్రమే సాధనం యొక్క సామర్ధ్యం గురించి నిజమైన అనుభూతిని పొందవచ్చు ఎందుకంటే ఈ సాధనాలు చాలా సమగ్రమైనవి మరియు భారీగా ఉంటాయి దీని యొక్క అన్ని అంశాలను కవర్ చేయడం సాధ్యం కాదు ఇవి అనుబంధ మెటీరియల్స్ మరియు ఇక్కడ నేను కొన్ని ప్రధాన రెఫరెన్సెస్ లను సూచించాను మనము రిఫరెన్స్ 1 రిఫరెన్స్ 2 మరియు రిఫరెన్స్ 4 లను VLSI డిజైన్ ఆటోమేషన్ను రెఫెర్ చేసేందుకు ఉపయోగించాము మరియు పరీక్ష కోసం ప్రధానంగా రిఫరెన్స్ 3 ను ఉపయోగిస్తాము అయితే ఈ రోజుల్లో ఇంటర్నెట్లో చాలా ఇతర రెఫరెన్సెస్ అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసు మీరు ఇంటర్నెట్ను చూడవచ్చు అక్కడ చాలా ఎక్కువ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను పరిమిత రెఫరెన్సెస్ సమూహాన్ని మాత్రమే పేర్కొనడం ద్వారా మరియు మీరు దీనికి మించి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పడం ద్వారా నేను మిమ్మల్ని పరిమితం చేయకూడదనుకుంటున్నాను ఇవి రెఫరెన్సెస్ కోసం మాత్రమే అని నేను చెప్పాను చాలా సమగ్రమైన మరియు నవీనమైన మెటీరియల్స్ ఉన్నాయి మరియు అవి ఇంటర్నెట్లో వెబ్లో అందుబాటులో ఉన్నాయి దయచేసి వెబ్ను సందర్శించండి మీరు అర్థం చేసుకోవాలనుకునే మరియు నేర్చుకోవాలనుకునే అంశాల ద్వారా శోధించండి మరియు మీరు అంశాలపై మరింత లోతైన అవగాహన పొందుతారు ఆ అంశాల ను చూడండి ఈ కోర్సు యొక్క లక్ష్యం ఈ విషయాలలో మిమ్మల్ని నిపుణులను చేయడం కాదు ఉన్న కొన్ని సవాళ్ళ గురించి మీకు తెలియజేయడం ఇది మంచుకొండ యొక్క కొన మాత్రమే మీకు నిజంగా ఆసక్తి ఉంటే మీరు చాలా ఎక్కువ అధ్యయనం చేయాలి ఈ విషయాల లోతులోకి వెళ్ళండి CAD టూల్స్ ను ఉపయోగించడం నేర్చుకోండి ఎందుకంటే మీరు ఈ టూల్స్ ను డిజైన్ ఆటోమేషన్ ఆచరణలో ఉపయోగించవచ్చు ఈ విధంగా మీరు మంచి ఇంజనీర్ లేదా నిపుణులు కావచ్చు అని నేను నమ్ముతున్నాను దీనితో మనము ఈ కోర్సు చివరికి వచ్చాము మరియు ఈ కోర్సులో చేరినందుకు ఈ కోర్సుకు హాజరైనందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఈ కోర్సు మీకు విద్యాపరంగా లేదా వృత్తిపరంగా లేదా ఇతరత్రా కొంత సహాయపడిందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను అందుబాటులో ఉన్న చర్చా వేదికపై ఈ కోర్సుకు సంబంధించి మీ అభిప్రాయాన్ని మీరు అందించగలిగితే మేము నిజంగా మిమ్మల్ని అభినందిస్తాం అది మాకు నిజంగా సహాయపడుతుంది తద్వారా భవిష్యత్తులో ఈ కోర్సును మళ్లీ రన్ చేయాలని మీరు నిర్ణయించుకుంటే ఈ కోర్సు యొక్క కొన్ని విభాగాలను నవీకరించడం లేదా మెరుగుపరచడం వంటివి చేయగలము